కాబట్టి మనం నిన్నటి తరగతి నుండి మన చర్చను కొనసాగిద్దాం కన్వల్యూషన్ ఇంటిగ్రల్ గురించి ఏమి చర్చించామో తిరిగి చూద్దాం కన్వల్యూషన్ అంటే హోల్డింగ్ అని మనం చర్చించాము కానీ హోల్డింగ్ అనగా కన్వల్యూషన్ ఇంటిగ్రల్లో భాగమైన ఫంక్షన్లలో ఒకదాని యొక్క మిర్రర్ ఇమేజ్ ని మనం తీసుకుంటాము అని అర్థం రెండు ఫంక్షన్ ల యొక్క కన్వల్యూషన్ వచ్చి కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ద్వారా సాధించబడుతుంది అది ఎలా నిర్వహించబడుతుంది అంటే yt ∞f1f2t λdλ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ గురించి మనం చర్చించినది ఇదే ఆపై మనం f1 మరియు f2 యొక్క కన్వల్యూషన్ ftf1tf2t గా సూచించబడుతుంది అని చూశాము కనుక ఈ ఏమి సూచిస్తుంది అంటే ఈ రెండు ఫంక్షన్ లు కన్వల్యూటెడ్ అయ్యాయి అని మరియు అవుట్పుట్ వచ్చి y ఇప్పుడు ఫంక్షన్ల యొక్క సంబంధిత లాప్లాస్ ట్రాన్సఫార్మ్ లను F1sF2s లుగా గుణించడం ద్వారా f1tf2t యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ను లెక్కించవచ్చని కూడా మనం గుర్తించాము టైమ్ డొమైన్లోని కన్విలేషన్ S డొమైన్లో గుణకారానికి సమానం అని దీని అర్థం ఇప్పుడు మనం కన్వల్యూషన్ ఇంటిగ్రల్ మూల్యాంకనం యొక్క గ్రాఫికల్ విధానం పై మన చర్చను ప్రారంభించాము మరియు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను అంచనా వేయడానికి గ్రాఫికల్ విధానం సాధారణంగా నాలుగు దశలను కలిగి ఉంటుందని మనం చెప్పాము ఆ నాలుగు దశలు వచ్చి మొదటది ఫోల్డింగ్ ఫోల్డింగ్అంటే ఒక ఫంక్షన్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఈ సందర్భంలో ఆర్డినేట్ అక్షం నుంచి hఅనుకున్నాము కాబట్టి మనకు h అని పిలువబడే ఫంక్షన్ వస్తుంది రెండవ దశ స్థానభ్రంశం అక్కడ మనం h ను t ద్వారా షిఫ్ట్ చేయవచ్చు లేదా డిలే చేయవచ్చు తద్వారా మనకు ht λ ఫంక్షన్ వస్తుంది మూడవది వచ్చి గుణకారం అంటే మనం ht λ మరియు మరొక ఫంక్షన్ x కు ఉత్పత్తిని కనుగొంటాము మరియు చివరికి మనం ఇచ్చిన టైం t కి ఇంటిగ్రేషన్ ను పొందుతాము మనం ht λxλ ఉత్పత్తి క్రింద ఉన్న ప్రాంతాన్ని 0λt కోసం లెక్కిస్తాము అప్పుడు మనకు h మరియు x ఫంక్షన్ యొక్క కన్వల్యూషన్ వస్తుంది ఇప్పుడు ఈ విధానం ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మన దగ్గర రెండు ఫంక్షన్లు ఉన్నాయని అనుకోండి ఒకటి x1 ఇది చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది మరియు x2 కూడా చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండు సిగ్నల్స్ యొక్క కన్వల్యూషన్ అనగా x1tx2 కనుగొనవలసి ఉంది కాబట్టి మనం చర్చించిన నాలుగు దశల ను అనుసరించి x1tx2 యొక్క కన్వల్యూషన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి కన్వల్యూషన్ ను నిర్వహించడానికి మొదటి దశలో భాగంగా x1tని ఫోల్డ్ చేస్తాము కనుక ఇది ఎలా ఉంటుందో ఫోల్డ్ చేసినప్పుడు మనం చూస్తాము మరియు ఆ తర్వాత దానిని tతో షిఫ్ట్ చేస్తాము చివరకు t కి వేరే విలువ కోసం మనం ఇప్పుడు రెండు ఫంక్షన్లను గుణిస్తాము మరియు అతివ్యాప్తి కారణాల ప్రాంతాన్ని నిర్ణయించడానికి ఇంటెగ్రేటె చేస్తాము కనుక మనము ఏం చేస్తామంటే మొదట మిర్రర్ ఇమేజ్ తీసుకుంటాము కాబట్టి x1t యొక్క మిర్రర్ ఇమేజ్ చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది x1 λఅవుతుంది మీరు ను అక్షంగా తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఆకారాన్ని కలిగి ఉండటానికి బదులుగా ఇది మిర్రర్ ఇమేజ్ గా మారింది ఇప్పుడు ఆకారం ఇలా ఉంది తరువాత ఫంక్షన్ ను మనం t తో షిఫ్ట్ చేస్తాము కాబట్టి ఇప్పుడు మీరు దానిని t ద్వారా మార్చినట్లయితే అది అక్షంలో మారుతుంది ఇది మిర్రర్ ఇమేజ్ లో ఉన్న 1 నుండి 0 కి బదులుగా ఇప్పుడు t 1 నుండి t మధ్య ఉంటుంది ఇప్పుడు ఇది t 1 నుండి t మధ్య పరిధిని కలిగి ఉంది ఇప్పుడు మీరు x1t λ అయిన ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ను తరలించడం ప్రారంభిస్తే మరియు x2పైకి షిఫ్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ అది ఇప్పుడు x2 అవుతుంది కాబట్టి మనం ఈ రెండు సిగ్నల్లను ఒకే అక్షంలో ఉంచుతాము ఏమి జరుగుతుంది మీరు t యొక్క వివిధ విలువలకు సంబంధించి ఈ ఇంటెగ్రల్ ను మార్చడం ప్రారంభిస్తే తరువాత t యొక్క విభిన్న విలువల సందర్భాలలో ఇంటెగ్రల్ ను మనం కనుగొంటాము కాబట్టి మొదట 0t1 అయినప్పుడు మనం చూద్దాం ఈ సందర్భంలో t యొక్క గరిష్ట విలువ వచ్చి 1 కాబట్టి మీకు ఈ సమయంలో 1 వచ్చినట్లయితే దాని అర్థం ఏమిటంటే ఈ రెండు ఫంక్షన్ల మధ్య అతివ్యాప్తి ఉండదు అని కనుక దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే x1tx2t0 0t1 తర్వాత 1t2 కి చూద్దాం కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు రెండు సంకేతాలు 1 మరియు t మధ్య అతివ్యాప్తి చెందుతాయి కాబట్టి మీరు ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ను మరింతగా బదిలీ చేస్తే 1 మరియు t మధ్య కొంత సమయం వరకు ఈ ఫంక్షన్ అతివ్యాప్తి చెందడం మీరు చూస్తారు కాబట్టి మీరు ఇప్పుడు ఏమి చేయవచ్చు ఇప్పుడు మీరు ఈ రెండు ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ను కన్వల్యూషన్ ఇంటెగ్రల్ ఉపయోగించడం ద్వారా ఎలా నిర్వచించవచ్చు అంటే yt1t21dλ2λ|t12t 11t2 ఇప్పుడు మనం ఈ సిగ్నల్ ను మరింతగా షిఫ్ట్ చేస్తాము మరియు ఈ దిశలో రెండు సిగ్నల్స్ 2t3 యొక్క కన్వల్యూషన్ యొక్క విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీరు 2t3 చూసినట్లయితే అవి అతివ్యాప్తి చెందుతున్నాయి మరియు అతివ్యాప్తి పూర్తిగా మరియు t మధ్య ఉంటుంది ఎందుకంటే x1 ఫంక్షన్ t 1 నుండి tమధ్య ఉంటుంది కాబట్టి కాబట్టి ఏమి జరుగుతుంది ytt 1t21d2|t t 1 22t3 తరువాత టైం 3t4 అంటే ఈ ఫంక్షన్ అనగా x1 కొంత భాగం x2 మరియు x1 మధ్య అతివ్యాప్తి చెందుతుంది మరియు అతివ్యాప్తి కాలం ఎంత ఈ సిగ్నల్స్ మరియు 3 మధ్య అతివ్యాప్తి చెందుతాయి కాబట్టి ytt 1321dλ2λ|3 t 1 23 t18 2t3t4 ఇప్పుడు టైం t4 కి మీరు గమనించినట్లయితే సిగ్నల్ అతి వ్యాప్తి చెందలేదు కనుక మనం ఏం చెప్పవచ్చు అంటే t4అయినప్పుడు yt0 ఇప్పుడు మీరు అన్ని సమీకరణాలను మిళితం చేస్తే కన్వల్యూషన్ను ఏ విధంగా చెప్పవచ్చు అంటే yt00≤t≤1 2t 21≤t≤2 22≤t≤3 8 2t3≤t≤4 0t≥4 ఇప్పుడు మీరు ఫ్లాట్ చేస్తే మీకు ఏమి వస్తుంది మీకు ఏమి వస్తుంది అంటే 1 వరకు అది సున్నా అవుతుంది ఆపై అది పెరుగుతుంది ఎందుకంటే అది 2t 2 కాబట్టి తరువాత అది గరిష్ట విలువ రెండు తో స్థిరంగా ఉంటుంది ఆ తర్వాత 8 2t విలువతో మళ్లీ తగ్గుతుంది మరియు చివరకు 0 అవుతుంది కాబట్టి మీకు ఇప్పుడు లభించిన ఈ ఫంక్షన్ yt ఉదాహరణలో నిర్వచించబడిన x1 మరియు x2 అనే రెండు ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ సర్క్యూట్ విశ్లేషణలో కన్వల్యూషన్ ఇంటెగ్రల్ ను మీరు ఎలా ఉపయోగించుకుంటారనేది ఇప్పుడు తదుపరి ప్రశ్న కాబట్టి సర్క్యూట్ను పరిష్కరించడంలో మీరు కన్వల్యూషన్ ఇంటెగ్రల్ ను ఎలా ఉపయోగించుకుంటారో మరొక ఉదాహరణతో చూద్దాం దిగువ చిత్రంలో చూపిన ఒక RL సర్క్యూట్ తీసుకుందాంచిత్రంలో చూపిన ఎక్సయిటేషన్ కారణంగా ఎప్పుడైనా టైం t కి ప్రతిస్పందనను కనుగొనడానికి మనం కన్వల్యూషన్ ఇంటెగ్రల్ ను ఉపయోగిస్తాము కాబట్టి ఇప్పుడు ఇది విలువ 1 తో t0 వద్ద వర్తించే ఎక్సయిటేషన్ మరియు ఇది t2 వద్ద 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మనం మొదట సర్క్యూట్ యొక్క hయూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ను సూచిస్తామని చర్చించే సాంకేతికతను ఉపయోగించాలి కనుక మనం యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ను ఉపయోగించినప్పుడు మనం ఏమి చేయాలంటే S డొమైన్లో కరెంట్ డివిజన్ సూత్రాన్ని వర్తింపజేస్తాము మరియు i0 విలువను కనుగొంటాము కాబట్టి మొదట ఈ సర్క్యూట్ను S డొమైన్ లో మారుద్దాం కాబట్టి మీరు S డొమైన్లోకి మార్చినప్పుడు కరెంట్ సోర్స్ Is అవుతుంది రెసిస్టెన్స్ అలాగే ఉంటుంది మరియు ఇండక్టర్ విలువ అనగా 1H వచ్చి S అవుతుంది ఈ సందర్భంలో కరెంటు వచ్చి I0 ఈ ప్రత్యేక సర్క్యూట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను మనం కనుగొనాలి అది I0Isమొదట I0 విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం I0 అంటే ఏమిటి అనగాఎప్పుడైతే మీరు కరెంటు డివిజన్ ఉపయోగిస్తారో అప్పుడు దాని విలువ వచ్చి I01s1Is కాబట్టి ఇది మీరు కరెంటు డివిజన్ సహాయంతో పొందుతారుతరువాత మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను కనుగొంటారు HsI0Is1s1 ఇప్పుడు మీరు Hs కు ఇన్వెర్సె లాప్లాస్ ట్రాన్సఫార్మ్ తీసుకున్నట్లయితేమీకు ఏమి వస్తుంది అంటే he tu ఇది ప్రాథమికంగా సర్క్యూట్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ ఇప్పుడు ఇచ్చిన కరెంట్ సోర్స్ ని చూద్దాం istut u కాబట్టి ఈ కాలానికి ఏమౌతుంది Is 1 అవుతుంది లేకపోతే అది సున్నా అవుతుంది కనుక మీరు Is ను రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్లుగా మార్చినప్పుడు మీరు దానిని ఎలా సూచిస్తారు అంటే ut uఎందుకంటే అది రెండు సెకండ్ల ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ దగ్గర is ఉందిమీ దగ్గర సర్క్యూట్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ ఉంది అయితే మనం ఏం చేయాలి కన్వల్యూషన్ ఇంటిగ్రల్ సహాయంతో మనం ఎప్పుడైనా టైం t కి i0 యొక్క విలువను కనుగొనాలి కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేస్తాము అంటే Is మరియు h ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ తీసుకుంటాము కాబట్టి మనం ఏమి వ్రాయగలం అంటే 0tisht λdλ Refer Slide Time 1505 కాబట్టి మనం isu uλ 2 యొక్క విలువను ఉంచుతాము కాబట్టి మనం e t d ద్వారా గుణించినప్పుడు అది మళ్ళీ మనం లెక్కించిన విలువ అవుతుంది ఇప్పుడు పరిష్కరించడానికి మన దగ్గర కన్వల్యూషన్ ఇంటిగ్రల్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ప్రత్యేకమైన ఇంటిగ్రల్ ను చూసినట్లయితే ఈ ఇంటిగ్రల్ ను సున్నా నుండి రెండు మధ్య సమయం t వరకు రెండు భాగాలుగా విభజించవచ్చు ఈ ప్రత్యేక విలువ సున్నా అవుతుంది ఎందుకంటే t రెండు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఒకటి అవుతుంది కాబట్టి టైం t అనేది 0 నుండి 2 మధ్య ఉన్నట్లయితేఇది 0 అవుతుంది కాబట్టి చివరకు మనకు ఈ సంకల్పం మాత్రమే మిగిలిపోతుంది అది ఒకటి అవుతుంది మరియు e t ఎందుకంటే u1t0 కాబట్టి మీరు పరిష్కరించేటప్పుడు ఈ i0 t యొక్క విలువ సమయం t మధ్య సున్నా నుండి రెండు 1 e t గా లభిస్తుంది ఇప్పుడు t2 అయితే ఇది ఏమైనప్పటికీ అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు పదాలను వేరుచేసినప్పుడు ue t d యొక్క ఇంటెగ్రల్ మునుపటి దశలో మనం లెక్కించినది తప్ప మరొకటి కాదని మీరు చెప్పగలరు కాబట్టి మీరు విలువను 1 e t గా ఉంచవచ్చు మరియు తరువాతది uλ 2ఫంక్షన్ టైం t రెండు నుండి t మధ్య ఉన్నప్పుడు ఇది ఒకటిగా ఉంటుందని ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మనం ఇంటెగ్రల్ విలువను రెండు నుండి t కి మారుస్తాము ఈ విలువ ఒకటి అవుతుంది మరియు తరువాత e t d ఇప్పుడు మీరు దీన్ని పరిష్కరించి సరళీకృతం చేస్తే మీకు ఈ నిర్దిష్ట కరెంట్ విలువ e t లభిస్తుంది కాబట్టి ఈ సమయంలో కరెంట్ విపరీతంగా పెరుగుతోంది కాబట్టి ఈ ప్రత్యేకమైన సిగ్నల్పై కూడా i0 t ని ప్లాట్ చేయమని అడిగితే సున్నా నుండి రెండు మధ్య సమయం వరకు అది విపరీతంగా పెరుగుతుంది మీ రెస్పాన్స్ ఇలా ఉంటుంది మరియు t2 అయితే ఈ పదం స్థిరంగా ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ e t ద్వారా రెండు కంటే ఎక్కువ ఉంటే అది బాగా క్షీణిస్తుంది కనుక i0 t 2 బాగా క్షీణిస్తుంది కనుక ఇది ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ కు కరెంట్ i0యొక్క రెస్పాన్స్ కాబట్టి ఇప్పుడు మీరు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ సహాయంతో సర్క్యూట్లను ఎలా పరిష్కరించగలరో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెట్వర్క్ స్టెబిలిటీ అనే మరొక భావనకు వెళ్దాంఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్ బౌండెడ్ గా ఉంటే సర్క్యూట్ స్థిరంగా ఉంటుంది అంటే t→∞ ఉన్నప్పుడు h పరిమిత విలువకు కలుస్తుంది s t సరిహద్దులు లేకుండా పెరుగుతుంటే అది అస్థిరంగా ఉంటే s t→∞అవుతుంది కాబట్టి గణిత పరంగా మీరు సర్క్యూట్ స్థిరంగా ఉందని ఎప్పుడు చెప్పవచ్చు అంటే htfinite అయినప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ Hఇంపల్స్ రెస్పాన్స్ h యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ కాబట్టి ఇది మనం చర్చించినది కాబట్టి దీనిని పట్టుకోవడానికి H ఈ ప్రత్యేక సమీకరణానికి నిర్దిష్ట అవసరాన్ని తీర్చాలి కనుక సర్క్యూట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను ND గా వ్రాయవచ్చని మనకు తెలుసు స్థిరత్వ ప్రమాణాలను అనుసరించడానికి H యొక్క ప్రమాణాలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ N0 యొక్క మూలాల ను H యొక్క సున్నాలు అంటారు ఎందుకంటే H0చేస్తుంది కాబట్టి D0 యొక్క మూలాలను H యొక్క ధ్రువాలు అని పిలుస్తారు ఎందుకంటే అవి H→∞ కి కారణమవుతాయి H యొక్క సున్నాలు మరియు ధ్రువాలు తరచుగా S ప్లేన్ లో ఉంటాయి ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా H యొక్క సున్నాలు మరియు ధ్రువాలు తరచుగా S ప్లేన్ లో ఉంటాయి కాబట్టి సాధారణంగా ధ్రువాలు ఎడమ సగం ప్లేన్ లో ఉంటాయి మరియు సున్నాలు ఇక్కడ లేదా అక్కడ లేదా ఏదైనా ఇమాజినరీ అక్షం వద్ద ఉండవచ్చు ఇప్పుడు HsNDNsp1sp2spn ఇప్పుడు ప్రమాణాలు ఏమిటి కాబట్టి సర్క్యూట్ కోసం రెండు ప్రాథమిక అవసరాలు ఉన్నాయి మొదట స్థిరంగా ఉండటానికి N యొక్క డిగ్రీ D డిగ్రీ కంటే తక్కువగా ఉండాలి అలా కాకుండా Hsknsnkn 1sn 1k1sk0RsDs గా సూచిస్తే ఏమి జరుగుతుంది ఈ విలువలకు ఇది ఒక వ్యక్తీకరణ లాగా ఉంటుంది అంటే లవము యొక్క డిగ్రీ హారం యొక్క డిగ్రీ కంటే ఎక్కువ మరియు ప్లస్ కొంత రెసిడ్యూయల్అయితే ఇక్కడ రెసిడ్యూయల్ డిగ్రీ హారం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ND ను విభజించినప్పుడు మరియు మీరు సరళీకృతం చేసినప్పుడు మీరు Hs మొత్తాన్ని స్పెషల్గా సూచించవచ్చు మరియు కొన్ని రెసిడ్యూయల్ లను హారం ద్వారా విభజించవచ్చు ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక వ్యక్తీకరణను చూస్తే R డిగ్రీ దీర్ఘ విభజన యొక్క రిమైండర్ D డిగ్రీ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి t అనంతం వైపు మొగ్గు చూపినప్పుడు ఇది ఏమైనప్పటికీ స్థిరంగా ఉంటుంది కానీ మీరు ఈ ప్రత్యేక విభాగాన్ని చూసినట్లయితే మీరు S యొక్క విలువను అనంతం వరకు ఉంచినప్పుడు ఈ విభాగం Hs అనంతం అవుతుంది ఈ కారణంగా Hs అస్థిరంగా ఉంటుందికాబట్టి మొదటి అవసరం ఏమిటంటే వ్యవస్థ స్థిరంగా ఉండటానికి Ns డిగ్రీ D డిగ్రీ కంటే తక్కువగా ఉండాలి కనుక మీరు H యొక్క విలోమం తీసుకున్నప్పుడు అది స్థిరత్వ స్థితిని అందుకోదుhtfinite కాబట్టి మీకు S అనేది న్యూమరేటర్ లో స్వతంత్ర పరిమాణంగా ఉన్నప్పుడు ఇది Hను పరిమితంగా ఉండటానికి అనుమతించదు t అనంతం వైపు మొగ్గుచూపుతున్నప్పుడు H యొక్క విలోమ లాప్లాస్ యొక్క విలోమం పరిమితంగా ఉంటుంది అందువల్ల N యొక్క డిగ్రీ D డిగ్రీ కంటే తక్కువగా ఉండాలి ఇప్పుడు రెండవ షరతు ఏమిటంటే D సున్నాకి సమానమైన హారం సమీకరణం యొక్క అన్ని మూలాలు అయిన H యొక్క అన్ని ధ్రువాలు ప్రతికూల వాస్తవ భాగాలను కలిగి ఉండాలి అంటే అన్ని ధ్రువాలు S ప్లేన్ యొక్క ఎడమ భాగంలో ఉండాలి మీరు S ప్లేన్ వైపు చూసినట్లయితే ధ్రువాలు ఎడమ భాగంలో ఉండాలి కాబట్టి ఈ రెండు షరతులు సర్క్యూట్ స్థిరంగా ఉండటానికి Hయొక్క అవసరంగా మనం అనుసరించాలి ఇప్పుడు మనం ఈ రూపంలో H ను సూచించగలమని మనకు తెలుసు కనుక మీరు విలోమ లాప్లాస్ ట్రాన్సఫార్మ్ తీసుకున్నట్లయితే htk1e p1tk2e p2tkne pnt ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని గమనిస్తే ప్రతి పోల్ pi యొక్క విలువ సానుకూలంగా ఉండాలి అని చూస్తారు ఇది ఎడమ అర్ధ సమతలంలో s pi ఉన్న ధ్రువంగా మారుతుంది ఇది సానుకూలంగా ఉంటే ఈ ప్రత్యేక వ్యక్తీకరణ e pit అని మీరు చూస్తారుఇది బాగా క్షీణిస్తుంది ఇది h సరిహద్దులుగా ఉందని నిర్ధారిస్తుంది అంటే సమయం t పెరుగుదలతో ఇది ఒక నిర్దిష్ట విలువకు సంభాషిస్తుంది ఇప్పుడు అస్థిర సర్క్యూట్లో అది ఎప్పటికీ దాని స్థిరమైన స్థితి విలువకు చేరుకోదు ఎందుకంటే అస్థిరమైన ప్రతిస్పందన సున్నాకి క్షీణించదు p సానుకూలంగా ఉండటానికి బదులుగా p ప్రతికూలంగా ఉంటే అది విపరీతంగా పెరుగుతుంది అని అర్థం అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఇది ఎప్పటికీ దాని స్థిరమైన స్థితికి చేరుకోదు ఇది విపరీతంగా క్షీణిస్తున్నది కాదు ఇది విపరీతంగా పెరుగుతోంది అలాంటప్పుడు అస్థిరమైన ప్రతిస్పందన సున్నాకి క్షీణించదు కాబట్టి స్థిరమైన స్థితి విశ్లేషణ స్థిరమైన సర్క్యూట్లకు మాత్రమే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ సర్క్యూట్లతో ఎలా సంబంధం కలిగి ఉంటుందో చూద్దాం ఇప్పుడు సర్క్యూట్ నిష్క్రియాత్మక మూలకాలతో RLC మరియు ఇండిపెండెంట్ సోర్సెస్ సర్క్యూట్లో భాగమైతేఈ వ్యవస్థ అనేది స్థిరంగా ఉండదు మరియు అస్థిరంగా ఉండదు ఎందుకంటే ఇది ఒకవేళ అస్థిరంగా ఉన్నట్లయితే సోర్సెస్ సున్నాకి సెట్ చేయబడినప్పుడు వోల్టేజ్ యొక్క మొత్తం బ్రాంచ్ కరెంట్ నిరవధికంగా పెరుగుతుంది ఇది RLC భాగాలను కలిగి ఉన్న సర్క్యూట్లలో ఆచరణాత్మకంగా జరగదు ఎందుకంటే R అనేది ప్రతిస్పందనను క్షీణించడానికి కారణమయ్యే భాగం కాబట్టి నిష్క్రియాత్మక అంశాలు అటువంటి నిరవధిక వృద్ధిని సృష్టించలేవు కాబట్టి నిష్క్రియాత్మక సర్క్యూట్లు స్థిరంగా ఉంటాయి లేదా సున్నా వాస్తవ భాగాలతో ధ్రువాలను కలిగి ఉంటాయి కనుక దాని అర్థం ఏమిటి మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుఈ ఉదాహరణలో ఈ ప్రత్యేకమైన సందర్భం చూసినట్లయితే మీ దగ్గర సిరీస్ RLC సర్క్యూట్ ఉంటేసిరీస్ RLC సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ Hvovs అవుతుంది మీరు నిష్పత్తిని కంపైల్ చేస్తే HsV0Vs1sCRsL1sC1LCs2sRL1LC కాబట్టి హారం వ్యక్తీకరణ వచ్చి Ds2sRL1LC0 అవుతుంది ఇప్పుడు ఇది సిరీస్ r l c సర్క్యూట్ విషయంలో మనం పొందే క్యారెక్టర్స్టిక్ సమీకరణం వలె ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పగలం ఈ ప్రత్యేక సర్క్యూట్లో రెండు ధ్రువాలు ఉంటాయని మరియు విలువ వచ్చి p12 α±2 02 అయితే αR2L మరియు 01LC అని మనం చెప్పగలం సిరీస్ r l c సర్క్యూట్ గురించి చర్చిస్తున్నప్పుడు ఇదివరకే దీనిని మనం చూశాము కాబట్టి ఇప్పుడు మీరు ఈ వ్యక్తీకరణను r l c0 కోసం చూస్తే రెండు ధ్రువాలు ఎల్లప్పుడూ S ప్లేన్ యొక్క ఎడమ భాగంలో ఉంటాయి సర్క్యూట్ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని ఇది సూచిస్తుంది అయితే మీరు R 0 α 0 చూసినప్పుడు సర్క్యూట్ ఆసిలేటరీ అవుతుంది ఆదర్శంగా ఇది సాధ్యమే కాని ఇది ఆచరణాత్మకంగా జరగదు ఎందుకంటే r ఎప్పటికీ సున్నా కాదు మీకు R 0 α 0 ఉన్నప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితి నిష్క్రియాత్మక సర్క్యూట్లకు వర్తిస్తుంది అంతేకాక సున్నా వాస్తవ భాగాలతో ధ్రువాలు ఉంటాయి కాబట్టి ధ్రువాలు ఇమాజినరీ అక్షం మీద పడినప్పుడు మీరు నిజమైన భాగం సున్నా అని చూస్తారు మరియు ప్రతిస్పందన డోలనం అవుతుంది కాబట్టి దీనితో మనం మన నేటి సెషన్ను ముగిస్తున్నాం మరియు తరువాతి సెషన్లో కూడా ఈ ప్రత్యేక అంశంపై మన చర్చను కొనసాగిద్దాం ధన్యవాదాలు